కాబట్టి క్వెరీ ప్రాసెసింగ్ ద్వారా మనం అర్థం చేసుకునేది ఏమిటంటే ఒక SQL ప్రశ్న వచ్చినప్పుడు డేటాబేస్ దానికి ఎలా సమాధానం ఇస్తుంది డేటాబేస్ సిస్టమ్ చేసే మొదటి పని SQL క్వెరీని అన్వయించడం మరియు ఆ ప్రశ్న ఏమి చేయాలో గుర్తించటం అప్పుడు అది SQL ప్రశ్నకు సమానమైన విభిన్న వ్యక్తీకరణలను అంచనా వేస్తుంది మనం ఈ ఉదాహరణలను రిలేషనల్ ఆల్జీబ్రా ఎక్స్ప్రెషన్ రూపంలో పరిశీలిస్తాము ఎందుకంటే SQL చివరకు రిలేషనల్ ఆల్జీబ్రా రూపంలో విభజించబడుతుంది కాబట్టి ఉదాహరణకు ఈ ప్రశ్నను తీసుకుందాం ఈ ప్రశ్న యొక్క లక్ష్యం బ్యాలెన్స్ 1000 ఉన్న అన్ని ఖాతాల బ్యాలెన్స్ తెలుసుకోవడం అని మనమందరం అర్థం చేసుకున్నాము ఇప్పుడు మనం ఈ క్వెరీ ను వ్రాసిన తర్వాత ఈ క్రింది పద్ధతులకు సమానమైన వ్యక్తీకరణ ఉంటుంది కాబట్టి ఈ రెండు క్వెరీలు ఒకే విధంగా ఉంటాయి మరియు అదే అవుట్పుట్ కు దారి తీస్తాయి కాబట్టి మొదటగా ఒక క్వెరీ ఉన్నప్పుడు రెండు పనులు చేయబడతాయి ముందుగా అన్ని క్వెరీలకూ సమానమైన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించబడతాయి వీటిని ఈక్వలెంట్ ఇవాల్యూయేషన్ ప్లాన్స్ అంటారు మరియు ఈ ప్రతి ఇవాల్యూయేషన్ ప్లాన్ కోసం ఒక క్వెరీ ఆర్డర్ ట్రీ సృష్టించబడుతుంది మరియు తరువాత క్వెరీ ఆర్డర్ ట్రీ ఇవాల్యూయేట్ చేయబడుతుంది క్వెరీ ఆప్టిమైజర్ పై ఆధారపడిన సమానమైన కార్యాచరణ ప్రణాళిక విశ్లేషించబడుతుంది కాబట్టి క్వెరీ ఆప్టిమైజర్ ఉంది మనం తదుపరి అధ్యాయంలో కవర్ చేస్తాము క్వెరీ ఆప్టిమైజర్ విభిన్నమైన సమానమైన కార్యాచరణ ప్రణాళికల నుండి ఏది వేగంగా ఉంటుంది అనేది నిర్ణయిస్తుంది కాబట్టి చివరకు వీటన్నింటి ఆధారంగా క్వెరీ కోడ్ రూపొందించబడుతుంది మరియు అది అమలు చేయబడుతుంది క్వెరీ కాస్ట్ ను ప్రభావితం చేసే విభిన్న అంశాలు ఏమిటి క్వెరీను అమలు చేయడానికి అయ్యే ఖర్చు వివిధ విషయాల ద్వారా ప్రభావితమవుతుంది మనం ఇంతకుముందు చూసినట్లు డిస్క్ యాక్సెస్ అనేది చాలా ముఖ్యమైన విషయం యాదృచ్ఛిక మరియు సీక్వెన్షియల్ డిస్క్ IOs సంఖ్య చాలా ముఖ్యమైన సమయం CPU సమయం కూడా ఒక అంశం మరియు నెట్వర్క్ కమ్యూనికేషన్ ఉంటే అప్పుడు నెట్వర్క్ కమ్యూనికేషన్ కూడా ఒక కారణం కావచ్చు ఒకవేళ డేటాబేస్ ఒకే మెషీన్ లో ఉంటే అప్పుడు నెట్వర్క్ కమ్యూనికేషన్ ఉండదు కానీ సాధారణంగా ఇది చేయవచ్చు మనం చెప్పినట్లుగా డిస్క్ యాక్సెస్లు అతిపెద్ద కారకం కాబట్టి అన్ని క్వెరీ ఆప్టిమైజేషన్ ప్లాన్query optimization plan లు సాధారణంగా డిస్క్ యాక్సెస్లో మాత్రమే ఆప్టిమైజ్ చేయబడతాయి ఇప్పుడు డిస్క్ యాక్సెస్ ఎలా అంచనా వేయబడుతుంది యాదృచ్ఛిక IO మరియు సీక్వెన్షియల్ IO ఖర్చు ఆధారంగా డిస్క్ యాక్సెస్లను అంచనా వేయవచ్చు కాబట్టి డిస్క్ సీక్ల సంఖ్య వీటిలో డిస్క్ రొటేషన్ కూడా ఉంటుంది కాబట్టి ఈ డిస్క్ సీక్ ల సంఖ్య ఒక పరామితి ఇందులో భాగంగా చదివిన బ్లాక్ల సంఖ్య చదివిన బ్లాక్ల సంఖ్య సగటు బ్లాక్ రీడింగ్ సమయం సగటు డిస్క్ బ్లాక్ రీడింగ్ సమయం మరియు చదివిన బ్లాక్ల సంఖ్యతో సమానంగా అనేక డిస్క్ బ్లాక్లు వ్రాయబడతాయి ఇప్పుడు సాధారణంగా వ్రాసే సమయం చదివే సమయం కంటే ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే డేటాబేస్ వ్రాసిన తర్వాత అది వ్రాసినది సరియైనదేనా అని తనిఖీ కూడా చేస్తుంది కాబట్టి దానిలో చదివే సమయం దాగి ఉంది మళ్లీ ఈ ప్రతి బ్లాక్ సగటు రీడ్ సమయం కాబట్టి ఈ మూడు పనులు చేయగలవు కానీ చాలా సరళంగా ఇది క్రింది పద్ధతిలో అంచనా వేయబడుతుంది s డిస్క్ సీక్లు మరియు b బ్లాక్ ట్రాన్స్ఫర్లు ఉన్నాయి అనుకోండి సాధారణంగా మనం రీడ్ మరియు రైట్ వ్యత్యాసాన్ని విస్మరిస్తాము మనం b బ్లాక్ ట్రాన్స్ఫర్లు అనే చెబుతాము కాబట్టి సమయం పరంగా క్వెరీ కాస్ట్ కేవలం s X ts b X tb గా అంచనా వేయబడుతుంది ఇది సగటు డిస్క్ సీక్ సమయం ఇది సగటు సీక్ సమయం మరియు ఇది సగటు బ్లాక్ సమయం ఇక్కడ ఉన్న రెండు ముఖ్యమైన పారామితులు సీక్స్ సంఖ్య మరియు బ్లాక్ ట్రాన్స్ఫర్ల సంఖ్య కాబట్టి మనం అధ్యయనం చేసే అన్ని క్వెరీ ప్రాసెసింగ్ అల్గోరిథం లు సీక్స్ సంఖ్య మరియు బ్లాక్ ట్రాన్స్ఫర్ ల సంఖ్య ఏమిటి అనేదాన్ని మాత్రమే అంచనా వేయడానికి ప్రయత్నిస్తాయి ఎందుకంటే మిగతావన్నీ స్థిరంగా ఉంటాయి ఇవి CPU సమయాన్ని విస్మరిస్తాయి కాబట్టి చాలా ముఖ్యమైనది అది ఏమి విస్మరిస్తుందో మనం గమనించాలి వాస్తవ వ్యవస్థలో ఇది ఒక పాత్రను పోషిస్తుంది అది CPU సమయాన్ని విస్మరిస్తుంది బఫర్ సమయాన్ని విస్మరిస్తుంది మనం చెప్పినట్లు వ్రాసిన సమయం లేదా బఫర్ మొదలైనవవి ఇది సాధారణంగా వ్రాత ధృవీకరణ సమయాన్ని విస్మరిస్తుంది మరియు నెట్వర్క్ కమ్యూనికేషన్ లేదని భావిస్తుంది కాబట్టి నెట్వర్క్ సమయం సీక్స్ ను విస్మరిస్తుంది కాబట్టి ఈ క్వెరీ కాస్ట్ ని విశ్లేషించేటప్పుడు ఒకరు అర్థం చేసుకోవలసిన ముఖ్యమైన విషయాలు ఇవి ముఖ్యమైన విషయం ఏమిటంటే సీక్ ల సంఖ్య మరియు బ్లాక్ ట్రాన్స్ఫర్ ల సంఖ్య కాబట్టి మనం కొన్ని అల్గోరిథంలను వివరంగా పరిశీలిస్తాము మరియు వాటిలో ప్రతిదాన్ని విశ్లేషించడానికి ప్రయత్నిస్తాము మొదటిది సెలక్షన్ ఈ సెలక్షన్ రిలేషనల్ ఆల్జీబ్రా సెట్లలో ఉందని గుర్తుంచుకోండి SQL ద్వారా కాదు కాబట్టి ఇది రిలేషనల్ ఆల్జీబ్రాలో ఉన్న సెలక్షన్ సెలక్షన్ ఎలా చేయవచ్చు సెలక్షన్ రీక్యాప్ చేయడానికి ప్రతి టపుల్ కోసం సెలక్షన్ టపుల్ జవాబు సెట్లో భాగం కాగలదా లేదా అని చెప్పడానికి ప్రయత్నిస్తుంది లేదా టపుల్ను ఎంచుకోవాలా వద్దా అని చెప్పడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి మొదట చేయవలసిన ప్రాథమిక అల్గోరిథం లీనియర్ సెర్చ్ లీనియర్ సెర్చ్ అల్గోరిథం ఏమి చేస్తుంది ఇది అన్ని టపుల్స్పై సెలక్షన్ ప్రిడికేట్ ను అమలు చేస్తుంది అది దాటితే మంచిది ఇది అవుట్పుట్ లేకపోతే అది కాదు కాబట్టి లీనియర్ సెర్చ్ ఎల్లప్పుడూ వర్తిస్తుంది సెలక్షన్ ప్రిడికేట్ ఎలా ఉన్నా అది ఎల్లప్పుడూ వర్తిస్తుంది మరియు ఇది అన్ని ఫైల్లను స్కాన్ చేస్తుంది మరియు ఈ రికార్డ్లలో ప్రతిదాన్ని పరీక్షిస్తుంది కాబట్టి రిలేషన్ కోసం ఖర్చు ఎంత కాబట్టి ఒక రిలేషన్ r ఉందనుకోండి దీని మొత్తం పరిమాణం b బ్లాక్స్ కాబట్టి మొత్తం రిలేషన్ b బ్లాక్లను తీసుకుంటుంది లీనియర్ సెర్చ్ కాస్ట్ ఎంత ఇది ఒక సీక్ ఎందుకంటే ఇది రిలేషన్ని నిల్వ చేసిన ప్రారంభానికి వెళ్లాలి ఇక్కడ ఊహ ఏమిటంటే ఇది ఒకేచోట నిల్వ చేయబడుతుంది మొత్తం రిలేషన్ ఒక చోటే నిల్వ చేయబడుతుంది ఇవి మనం అన్ని అల్గారిథమ్ల కోసం ఊహించుకునే ఊహలు ఇది ఒక సీక్ ప్లస్ ట్రాన్స్ఫర్లు అంతే లీనియర్ సెర్చ్ గురించి ఇవి రెండు ముఖ్యమైన విషయాలు ఒకే ఒక్క సీక్ ఉంది మరియు ట్రాన్స్ఫర్లు ఉన్నాయి ఎందుకంటే ఇది మొత్తం రిలేషన్ లో ప్రతి రికార్డును ఒక్కొక్కటిగా పరీక్షిస్తుంది తదుపరి ముఖ్యమైన అల్గోరిథం బైనరీ సెర్చ్ ఇప్పుడు బైనరీ సెర్చ్ మరింత ఉపయోగకరంగా మరియు వేగంగా అనిపించినప్పటికీ నిర్దిష్ట నేపథ్యం అవసరం కాబట్టి పోల్చబడుతున్న ఆట్రిబ్యూట్ ప్రకారం రిలేషన్ని క్రమబద్ధీకరించినప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది కాబట్టి ఇది అన్ని రకాల సెలక్షన్ ప్రిడికేట్స్ కు వర్తించదు ఇది రిలేషన్ని క్రమబద్ధీకరించిన ప్రిడికేట్ పై మాత్రమే ఉండాలి అది పూర్తయిన తర్వాత కాస్ట్ ను ఈ క్రింది విధంగా విభజించవచ్చు ఇది కేవలం సమానత్వానికి సంబంధించిన విషయం అనుకుందాం కాబట్టి ఒక నిర్దిష్ట విషయానికి సమానమైన రికార్డును కనుగొనండి అప్పుడు దానికి సమాధానం సీక్ లు మరియు అనేక ట్రాన్స్ఫర్ లు ఎందుకంటే ఇవి యాదృచ్ఛికంగా దాటుట కాబట్టి ఈ బ్లాక్లలో ప్రతి ఒక్కదాని కోసం మనకి ఒక సీక్ మరియు ట్రాన్స్ఫర్ అవసరం కనుక ఇది సమాధానం అయితే వివిధ కేసులను నిర్వహించడం అవసరం కాబట్టి సమానత్వం అనేది ఒక ప్రిడికేట్ పై ఉందని అనుకుందాం ఇక్కడ సమానత్వపు నిబంధన ను సంతృప్తి పరిచిన అన్ని టపుల్స్ ఒకే బ్లాక్లో సరిపోవు తరువాత తదుపరి బ్లాక్ మొదలైనవి శోధించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇది ఒక సాంప్రదాయిక అంచనా అంటే అనేక సీక్ లు మరియు ట్రాన్స్ఫర్ లు అవసరం ఇది సగటు అంచనా అంతేకాకుండా నిబంధన ఇప్పుడు సమానత్వం కాని దానికి మారిందని అనుకుందాం కానీ అది ఒక నిర్దిష్ట విలువ కంటే ఎక్కువ విలువ ఉన్నవాటికి అని అనుకుందాం అప్పుడు అది ఏమి చేయబడుతుందంటే మొదటి బ్లాక్ గుర్తించబడింది మరియు అప్పటి నుండి ఫైలు చివర వరకు మిగతావన్నీ స్కాన్ చేయబడుతున్నాయి మొదటి బ్లాక్ గుర్తించబడింది ఆ తర్వాత మిగతావన్నీ చదవబడతాయి మిగతావన్నీ చదవబడతాయి అంటే చాలా బ్లాక్ ట్రాన్స్ఫర్ లు చేయవలసి ఉంది ఎందుకంటే ఇవి వరుసగా చదవబడతాయి తద్వారా అనేక బ్లాక్ ట్రాన్స్ఫర్ లు జోడించాల్సిన అవసరం ఉంది ఇది గ్రేటర్ దాన్ కేసు కోసం లెస్ దాన్ కేస్ కొంచెం ఆసక్తికరంగా ఉంటుంది మునుపటి గ్రేటర్ దాన్ కేసు వ్యూహం లెస్ దాన్ కేస్ కు పూర్తిగా వర్తించదు ఎందుకంటే ఫైల్ను వెనుకకు స్కాన్ చేయడం సాధ్యం కాదు ఇది చేయబడుతున్నది మరొక విధంగా ఉంది ఫైల్ దాని ప్రారంభం నుండి స్కాన్ చేయబడుతుంది మరియు స్కాన్ కొనసాగుతుంది దీని కోసం వెతుకుతున్న దాని కంటే తక్కువ విలువ ఉన్నంత వరకు కొనసాగుతుంది కాబట్టి ఒకే ఒక్క సీక్ ప్లస్ అన్ని బ్లాక్ ట్రాన్స్ఫర్ లు అవసరం ఇవి బైనరీ సెర్చ్ నిర్వహించగల రెండు మార్గాలు ఇండెక్స్ సెర్చ్ అని పిలువబడే మరొక ముఖ్యమైన శోధన ఉంది ఇండెక్స్ సెర్చ్ అంటే ఏమిటి అంటే మనం ఇంతకు ముందు బిట్రీని చూశాము మరియు బిట్రీ ఇండెక్స్ ఉపయోగించి సెర్చ్ జరుగుతుంది కనుక ఇది బిట్రీ అనే ప్రైమరీ ఇండెక్స్ ఉపయోగించి సెర్చ్ చేయడం ఇప్పుడు B ట్రీ యొక్క ఎత్తు h అనుకుందాం కాబట్టి దీని అర్థం h1 సీక్స్ మరియు తరువాత సరైన విషయానికి వెళ్లడానికి h1 ట్రాన్స్ఫర్ లు ఉంటాయి మీరు h1 ని ఎందుకు ఉపయోగిస్తారు లీఫ్ ను వెతకాలి మళ్లీ ఇది మొత్తం సమాధానం ఒక బ్లాక్కి సరిపోతుంది అనుకుంటుంది కాకపోతే కొన్ని m ట్రాన్స్ఫర్ లు జోడించబడ్డాయి కాబట్టి సమాధానాల సంఖ్యలు ఒక బ్లాక్లో సరిపోకపోతే మరిన్ని m ట్రాన్స్ఫర్ లు చేయవలసి ఉంటుంది కానీ ఇది Bట్రీ ఎత్తుకు సమానం వీటి కోసం m అనేది 0 గా భావించబడుతుంది కాబట్టి అవసరమైన బదిలీలు లేవు కాబట్టి ప్రిడికేట్ శోధించిన ఆట్రిబ్యూట్ పై Bట్రీ నిర్మించబడినప్పుడు ఇది జరుగుతుంది లేకుంటే అది చేయలేము కాబట్టి ఇది ఒక ప్రైమరీ ఇండెక్స్ అయితే ఇది సెకండరీ ఇండెక్స్ అయితే అన్ని కాస్ట్ లూ ఉంటాయి అప్పుడు మరిన్ని సీక్ లు మరియు ట్రాన్స్ఫర్ లు ఉండవచ్చు ఎందుకంటే ఆట్రిబ్యూట్ లు వేర్వేరు బ్లాక్లలో నిల్వ చేయబడవచ్చు లక్షణాలకు సరిపోయే టూపుల్స్ వివిధ బ్లాక్లలో నిల్వ చేయబడవచ్చు ఇది ఒక గ్రేటర్దాన్ శోధన అయితే ఇది సమానత్వ శోధన అని మళ్లీ ఊహిస్తోంది కాబట్టి ప్రిడికేట్ గ్రేటర్దాన్ అయితే అప్పుడు ఏమి జరుగుతుందంటే బైనరీ సెర్చ్ ఏమి చేస్తుందో అదే ఫాలో అవుతోంది ఇండెక్స్ని ఉపయోగించే మొదటి బ్లాక్ ఉంది మరియు తరువాత ఇండెక్స్ నుండి ప్రతిదీ శోధించబడుతోంది గుర్తుంచుకోండి Bట్రీ లో సాధారణంగా లీఫ్ నోడ్స్ డబ్లీ లింక్డ్ లిస్ట్ లో ఉన్నట్లు లింక్ చేయబడతాయి కనుక ఇది ఏ విధంగానైనా వెళ్ళవచ్చు మరియు ఇది డబ్లీ లింక్ చేయబడితే తదుపరి లీఫ్ నోడ్స్ అనుసరించబడతాయి అదే విధమైన విషయం ఒక లెస్ దాన్ కోసం చేయబడుతుంది ఇది డబ్లీ లింక్డ్ లిస్ట్ అయితే ఈ నిర్దిష్ట విలువకు సరిపోయే బ్లాక్ శోధించబడుతుంది మరియు ఇది డబ్లీ లింక్డ్ లిస్ట్ కనుక దీనిలో రెండు విధాలుగా వెళ్ళవచ్చు మరియు షరతు కంటే తక్కువగా ఉండే ఇతర బ్లాక్లను శోధించడానికి చేయవచ్చు కాబట్టి ఇది సిబ్లింగ్ లీఫ్ పాయింటర్ ఇది B ట్రీ యొక్క లక్షణం ఇవి లీఫ్ నోడ్స్ మధ్య ఉన్నాయి మరియు ఇవి డబ్లీ లింక్డ్ లిస్ట్ ద్వారా అనుసంధానించబడి ఉన్నాయి ఆ విధంగా డబ్లీ లింక్డ్ లిస్ట్ యొక్క లక్షణం ఉపయోగించబడుతోంది ఇది ఇండెక్స్ సెర్చ్ గురించి ఇప్పుడు సెలక్షన్ అనేది ఒకే ఆట్రిబ్యూట్ మీద ఉందని మనం అనుకుంటు న్నాము అప్పుడు మనకు మూడు అల్గోరిథంలు ఉన్నాయి లీనియర్ సెర్చ్ బైనరీ సెర్చ్ మరియు ఇండెక్స్ సెర్చ్ ఇప్పుడు సెలక్షన్ అనేది ఒక ఆట్రిబ్యూట్ మీద కాకుండా బహుళ ఆట్రిబ్యూట్లపై ఆధారపడి ఉంటుందని అనుకుందాం షరతు ఒక సంయోగం అని అనుకుందాం కనుక ఇది AND షరతు మరియు రెండు ఆట్రిబ్యూట్స్ పై సెలక్షన్ యొక్క AND కలయిక అప్పుడు దాన్ని పరిష్కరించడానికి వివిధ మార్గాలు ఉండవచ్చు ముందుగా ఒకే ఇండెక్స్ ఉందని అనుకుందాం కాబట్టి ఒకే ఆట్రిబ్యూట్ పై నిర్మించిన ఇండెక్స్ ఉంది అప్పుడు మొదటి ఆట్రిబ్యూట్ కి సరిపోయే ప్రతిదీ ఇతర ఆట్రిబ్యూట్స్ తో సరిపోలడం కోసం పరీక్షించబడుతోంది ఎందుకంటే మొదటిది సరిపోలాలి ఇతర ఆట్రిబ్యూట్లపై సరిపోలే మొదటి పరీక్షకు సరిపోయే ప్రతిదీ ఆపై నిర్వహించవచ్చు కనుక ఇది ఒక మార్గం మరొకటి ఒక ఇండెక్స్ మల్టీపుల్ ఆట్రిబ్యూట్ ఇండెక్స్ పై నిర్మించబడవచ్చు మరియు దానిని నిర్మించడానికి వివిధ మార్గాలు ఉండవచ్చు మరియు ఇవి మేము కవర్ చేయని కొన్ని అధునాతన అంశాలు K D ట్రీ లేదా R ట్రీ మొదలైన ట్రీస్ ఉండవచ్చు ఇండెక్స్ కూడా మల్టీపుల్ ఆట్రిబ్యూట్లతో నిర్మించబడింది మరియు తరువాత నేరుగా దానిని నిర్మించడానికి ఆ ఇండెక్స్ ను ఉపయోగించవచ్చు కాబట్టి ఇది సంయోగం గురించి విచ్ఛేదనం లేదా OR గురించి అయితే విషయం కొద్దిగా భిన్నంగా ఉంటుంది అప్పుడు విచ్ఛేదనం యొక్క కొన్ని ఆట్రిబ్యూట్ లపై ఇండెక్స్ నిర్మించబడకపోతే అప్పుడు అక్కడ ఏమీ చేయలేము అప్పుడు లీనియర్ స్కాన్ చేయడం ఉత్తమ మార్గం కాబట్టి మొదటి విషయం లీనియర్ సెర్చ్ వీటిలో ఒకదానిపై ఇండెక్స్ నిర్మించబడకపోతే అది మాత్రమే చేయగలము లేకపోతే చేయగలిగేది ఒక ఉపాయం కాబట్టి విచ్ఛేదనం అనేది సంయోగం యొక్క నిరాకరణగా వ్రాయబడుతుంది కాబట్టి సంయోగం పాస్ కాని ప్రతిదీ విచ్ఛేదనంలో భాగం అప్పుడు ఈ సంయోగం మునుపటి కేసులాగే చేయవచ్చు మరియు ప్రతిదీ అవుట్పుట్ అవుతున్నప్పుడల్లా అది మరొక విధంగా అవుట్పుట్ అవుతుంది కాబట్టి సంయోగం యొక్క తిరస్కరణ చేయవచ్చు కానీ ఎక్కువగా లీనియర్ స్కాన్ అనేది విచ్ఛేదనం స్థానంలో ఉపయోగకరమైన అల్గోరిథం ఎందుకంటే సంయోగం యొక్క తిరస్కరణ కొన్నిసార్లు వర్తించవచ్చు కానీ ఎల్లప్పుడూ కాదు కానీ అది ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు లీనియర్ సెర్చ్ మెరుగ్గా ఉండవచ్చు కాబట్టి దీన్ని చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయి ఇది ఒక మార్గం మరొకటి ఈ విధంగా ఉంటుంది ఎందుకంటే సంయోగాన్ని తిరస్కరించడం అంటే పోలికను తిరస్కరించడం మరియు పోలికను తిరస్కరించడం కేవలం మరొక పోలిక ఉదాహరణకు లెస్ దాన్ ప్రతికూలంగా ఉంటే అది తప్పనిసరిగా గ్రేటర్ దాన్ గా మారుతుంది కాబట్టి ఇది సెలక్షన్ గురించి